ఇంట్రడక్షన్ టు క్లీన్ రూమ్ ఎక్విప్మెంట్స్ ఇంపెడెన్స్ అనలైజర్ ఎల్ సి ఆర్ మీటర్ మైక్రోమానిప్యులేటర్ మనం టిష్యూ పై ఫోర్స్ ప్రయోగించినప్పుడు పిజో రెసిస్టర్ ద్వారా ఆ ఫోర్స్ ఎంతమేరకు ప్రవహిస్తుందో టిష్యూ యొక్క స్థితి స్థాపకత మరియు దృఢత్వం పై ఆధారపడి ఉంటుంది మనం మైక్రో సెన్సార్లు మరియు మైక్రో చిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ టిష్యూ 5 మిల్లీ మీటర్లు మందం తో ఉంటుంది మరియు మనం మన చేతులతో నొక్క లేము కనుక మనం మైక్రో స్టెప్స్ లో సమాంతరంగా నొక్క వలసి ఉంటుంది మనం ఒక పెన్ లా కనిపించే ఇండెంటర్ ను జత చేయవలసి ఉంటుంది మరియు ఈ వ్యవస్థను మానిప్యులేటర్ అని పిలుస్తాము మనం చాలా కచ్చితంగా ఈ ఇండెంటర్ మార్చవలసి ఉంటుంది టిష్యూపై మైక్రోస్టెప్స్ ద్వారా ఫోర్స్ అమలు చేసి మార్చవలసి ఉంటుంది దీన్ని మనం మైక్రో మానిప్యులేటర్ అని పిలుస్తాము దీనివలన పెక్కు ఉపయోగాలు ఉన్నాయి మరియు చాలా ఖరీదుతో కూ డుకున్నటువంటిది చాలా కీలకమైన సమస్యలలో మందులను పరీక్షించడం ఒకటి మన దగ్గర మూడు రకాల మందులు ఉన్నాయనుకుంటే రోగికి ఏ మందు సరిపడుతుందనో ఎలా నిర్ణయించాలి మనం ఇక్కడ ఇంపెడన్స్ మెస్సుర్మెంట్ అనే ప్రక్రియ గురించి చర్చించుకుంటున్నాము ప్రస్తుతం ఉన్న పద్ధతులు అన్నీ కొలరీమెట్రిక్ లేదా దృష్టి ఆధారంగా కనుగొనేవి కానీ మనం ఇంకొక ఎలక్ట్రికల్ విధానంలో గ్రహించడం అనే కొత్త పద్ధతిని పరిచయం చేయబోతున్నాం మూడు విభిన్న వెల్స్ మూడు ఎలక్ట్రోడ్లు పెట్టినట్లయితే ఆ మూడింటిలో ఈసిఎం తో కూడిన కణాలు లేక టిష్యూలు ఉంచుతాం ఈసీఎం అంటే ఎక్స్ట్రా సెల్యూలర్ మాట్రిక్స్ మనకు ఈ సీఎం అవసరం ఎందుకంటే క్యాన్సర్ కణితలు చుట్టూ ఈసీఎం ఉంటుంది మనం సంపర్కం ఉన్న ఎలక్ట్రోడ్ లతో కూడిన వెల్స్ వాడుతాం ఈ వెల్స్ లో మేట్రిగెల్ తో కూడిన క్యాన్సర్ కణాలు పెట్టిన తర్వాత మూడు రకాల మందులను వాటిలో ఉంచుతాం ఈ కణితులు ఒకే రోగి నుంచి తీసుకొని ఒకే మోతాదులో జెల్ ను మూడు రకాల మందులను ఉపయోగించాలి ఏదైనా మందు ప్రభావవంతంగా పని చేస్తే కణాలు చనిపోతాయి ఇలా చనిపోవడాన్ని లైసింగ్ అని అంటారు దాని మూలంగా కండక్టివిటీ లో మార్పు కనిపిస్తుంది అదే జరిగితే ఆ కండక్టివిటీ ని మనం కొలవగలం మనం కేవలం రెసిస్టెన్స్ ను మాత్రమే కొలవలేము ఎందుకంటే చాలా సంక్లిష్టమైన మేట్రిగెల్ తో ఉన్నాం మరియు క్యాన్సర్ కణాలు ఉన్నాయి అందువలన కేవలం రెసిస్టెన్స్ ను మాత్రమే కొలవలేము మనం ఇంపెడన్స్ కొలవ వలసి ఉంటుంది మనం మందులను ఎలా ఉపయోగించగలం ఎలక్ట్రికల్ సెన్సింగ్ ద్వారా కొలిచేటప్పుడు డబుల్ ఎర్రర్ కెపాసిటన్స్ ఉంటుంది చిప్ ల లో ఇంపెడెన్సు మార్పులు కొలవడానికి ఇంపెడెన్సు అనలైజర్ ను వాడుతాము మందు ప్రభావవంతం అయితే కండక్టివిటీ పెరిగి ఇంపెడెన్సు తగ్గుతుంది అదే మందు ప్రభావం చూపకపోతే కండక్టివిటీ లో పెరుగుదల ఉండదు ఎందుకంటే కణాలు చనిపోవు అప్పుడు ఇంపెడెన్సు లో మార్పు కనిపించదు కనుక ఇంపెడెన్సు లో కూడా మార్పు కనిపిస్తుంది దానికి అనుగుణంగా మందు యొక్క సమర్ధత కొలవడానికి ఉపయోగపడుతుంది ఇంపెడెన్సు అంటే ఒక సర్క్యూట్ ద్వారా కానీ సెన్సెర్ లో కానీ ప్రవహించే విద్యుత్ కు వ్యతిరేకత రెసిస్టన్స్ అంటే ఒక విద్యుత్తు వాహకం ద్వారా ప్రవహించే విద్యుత్తుకు వ్య తిరేకత ఈ రెసిస్టన్స్ ఆధారంగా మనం పదార్ధాలను కండక్టర్స్ ఇన్సులేటర్స్ మరియు సెమి కండక్టర్స్ గా విభజిస్తాం మనం సూపర్ కండక్టర్ల గురించి కూడా విన్నాం వాహకాలు ద్వారా విద్యుత్తు ప్రవహిస్తుంది మరియు వాహకాలు విద్యుత్తు ప్రవాహాన్ని వ్యతిరేకించవు ఉదాహరణకు బంగారం రాగి అల్యూమినియం తదితరాల ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది అలాగే రబ్బర్ సిరామిక్ వంటి అవాహకాలు విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తాయి మరియు సిలికాన్ వంటి సెమీకండక్టర్ గురుంచి కూడా వినే ఉంటారు ఇంపెడెన్సు కు రెసిస్టన్స్ కు మధ్య తేడా ఏమిటి ఇంపెడెన్సు అనే పదం ఎ C సర్క్యూట్స్ లో ను రెసిస్టన్స్ మాత్రం డి C సర్క్యూట్స్ లో ప్రముఖం గా ఉపయోగిస్తాం C అంటే అల్టెర్నేటింగ్ కరెంటు C అంటే డైరెక్ట్ కరెంటు ఇంపెడెన్సు లో రెసిస్టన్స్ మరియు రియాక్టన్స్ అనే రెండు పదాలు ఉంటాయి ఇంపెడెన్సు అంటే డి సి D C సర్క్యూట్ ల లో నున్న రెసిస్టన్స్ లాంటిది resistance అంటే సర్క్యూట్ లో ప్రవహించే విద్యుత్ ను వ్యతిరేకించే గుణం ఎలక్ట్రాన్లు పొటెన్షియల్ డిఫరెన్స్ వలన వాహకం ద్వారా ప్రవహిస్తాయి పొటెన్షియల్ డిఫరెన్స్ చాలా ముఖ్యమయిన అంశం కనుక పొటెన్షియల్ డిఫరెన్స్ వలన ఎలెక్ట్రాన్ల ప్రవాహం జరుగుతుంది మరియు ఈ ఎలెక్ట్రాన్లు ప్రవహించేడప్పుడు అవి ఘర్షణ కు గురై రెసిస్టన్స్ కు కారణమవుతుంది ఎలెక్ట్రాన్లు ఐయోనిక్ లాటీస్ ద్వారా ప్రవహించినప్పుడు రెసిస్టన్స్ వస్తుంది కెపాసిటర్ అంటే రెండు పలకల మధ్య ఉన్నటువంటి డిఎలెక్ట్రిక్ మీడియం మనం పొటెన్షియల్ డిఫరెన్స్ కి గురి చేసినప్పుడు విద్యుత్ దాని గుండా ప్రవహిస్తుంది మరియు కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది కెపాసిటర్ ఛార్జ్ ని కూడబెట్టుకుంటుంది QCV Q అనేది కెపాసిటర్ స్టోర్ చేసుకొనే ఛార్జ్ C అంటే కెపాసిటన్స్ V అంటే పొటెన్షియల్ డిఫరెన్సు కెపాసిటర్ యొక్క లక్షణం ఏమిటంటే అది విద్యుత్ ప్రవహించినప్పుడు ఛార్జ్ అవుతుంది ఎంత ఎక్కువ కెపాసిటన్స్ అయితే అంత ఎక్కువ ఛార్జ్ అవుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ మీద కూడా ఆధారపడుతుంది ఒక సమయం లో ఇక ఏమాత్రం ఛార్జ్ ను తీసుకోలేదు ఇక ఎంతమాత్రం విద్యుత్ ను ప్రవహించనీయదు కెపాసిటర్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అది ఒక ఉన్నత స్దితికి చేరుకుంటుంది అది మనం అప్లై చేసిన ఓల్టేజ్ కి ఛార్జ్ అయిన తరువాత ఇక ఏమాత్రం విద్యుత్ ప్రవహించదు ఇండక్టర్ అంటే అది ఇక కోయిల్ లాంటిది కనుక విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది అది బ్యాక్ ఈఎంఎఫ్ సృష్టిస్తుంది విద్యుత్ ప్రవాహం పెరిగితే బ్యాక్ఈఎంఎఫ్ కూడా పెరిగి ఒక సమయం లో బ్యాక్ ఈ ఎంఎఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ను వ్యతిరేకిస్తుంది కనుక కరెంటు లో మార్పులను వ్యతిరేకిస్తుంది ఛార్జింగ్ జరుగుతున్నప్పుడు కెపాసిటర్ కరెంటు ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది తరువాత ఇండక్టర్ కరెంటు లో మార్పులను వ్యతిరేకిస్తుంది ఆల్ట్రనేటింగ్ కరెంటు ప్రవహించినప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది డిశ్చార్జ్ అవుతుంది కూడా కెపాసిటర్ కాని ఇండక్టర్ కాని చూపించే ఈ వ్యతిరేకతే రియాక్టన్స్ అని పిలుస్తాం రియాక్టన్స్ సమయం పై కూడా ఆధారపడుతుంది ఈ రియాక్టన్స్ వలన కరెంటు కి వోల్టేజ్ కి మధ్య ఫేజ్ చేంజ్ కూడా ఉంటుంది ఇమ్పెడన్స్ లో రెండు భాగాలు ఉంటాయి రియల్ పార్ట్ ను రెసిస్టన్స్ అని ఇంకా ఇమాజినరి పార్ట్ ను రియాక్టన్సు అని పిలుస్తాము కనుక ఇది వెక్టార్ లాంటిది రెసిస్టన్స్ కు మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది ఫేజ్ ఉండదు ఇంపెడెన్సు కొలవడానికి ఇంపెడెన్సు అనలైజర్ ఉపయోగిస్తాము ఇంపెడెన్సు యొక్క యూనిట్ ఓహ్మ్ అది రెసిస్టన్స్ కి కూడా యూనిట్ దానికి ఫేజ్ కూడా ఉంటుంది ఫేజ్ ను రేడియన్సు లో కానీ డిగ్రీస్ లో కానీ కొలుస్తాము ఇంపెడెన్సు అనలైజర్ ఇమ్పెడాన్సు కొలవడానికి ఉపయోగపడుతుంది సెన్సార్లు మరియు యాక్టుయేటర్ల విషయంలో ఇమ్పెడన్సు మెస్సుర్మెంట్ చాలా ఉపయోగ పడుతుంది క్సియోమి కంపెనీ ఈ మధ్యన వెయింగ్ స్కేల్ లాంటి ఒక క్రొత్త డివైస్ ను విడుదల చేసింది అది ఎం ఐ బాడీ కంపొజిషన్ స్కేల్ గా పిలువబడుతుంది ఇది ఒక వెయింగ్ మెషీన్ లా ఉంటుంది ఇది బాడీ మాస్ బాడీ మాస్ ఇండెక్స్ బాడీ లో క్రొవ్వు శాతం కండ శాతం ఇలాంటివి కొలవబడుతాయి ఇది చూడడానికి ఎప్పుడు చూడని వెయింగ్ మెషీన్ లా ఉంటుంది కానీ దీనికి రెండు లేక నాలుగు ఎలక్ట్రోడ్లు ఉంటాయి 4 స్టెయిన్లెస్ స్టీల్ ఎలక్ట్రోడ్లు ఉంటాయి ఇది ఏమి చేస్తుందంటే ఈ వెయింగ్ స్కేల్ పై నిలబడినప్పుడు అది ఎలక్ట్రిక్ కరెంటు ను శరీరం గుండా ప్రవహింపచేసి మన శరీరం యొక్క ఇంపెడెన్సు ను కొలుస్తుంది మన శరీరం లో చాలా మటుకు నీరు ఉంటుంది అది కూడా రక్తం లోను కండల లోను నిక్షిప్తమయ్యి ఉంటుంది కండ ఎక్కువ ఉన్నట్లయితే నీరు శాతం కూడా ఎక్కువ ఉంటుంది కనుక నీటి శాతం తగ్గినట్లయితే ఇమ్పెడాన్సు కూడా తగ్గుతుంది ఈ విధంగా ఈ పరికరం మన శరీరం లో కండ శాతం ను కొలవగలుగుతుంది కొవ్వు శాతం కూడా కొలుస్తుంది ఈ విధం గా ఇమ్పెడాన్సు కొలిచి మరియు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ద్వారా డేటా ను ప్రాసెస్ చేస్తాము ఇప్పుడు కణాల స్థాయిలో ఆలోచిద్దాం కణానికి కణ గోడ ఇంకా సైటోప్లాసం కూడా ఉంటాయి సైటోప్లాసం లో ఐయోనిక్ ద్రావణాలు ఉంటాయి కనుక కణం ద్వారా ఎలక్ట్రిక్ కరెంటు పంపినట్లయితే అది కొంత రెసిస్టన్స్ ఇస్తుంది కానీ ఐయోనిక్ ద్రావణాలు ఉండడం వలన కరెంటు ప్రవహిస్తుంది అది కొంత మొత్తంలో రెసిస్టన్స్ ఇస్తుంది అదే సమయంలో సెల్ మెంబ్రేన్ డైఎలెక్ట్రిక్ కెపాసిటర్ లక్షణాలు ఉన్నట్లుగా ఉంటుంది కణం ద్వారా కొద్ధి మొత్తం లో కరెంటు ప్రవహించినప్పుడు ఆ కణం కు కెపాసిటివ్ మరియు రెసిస్టన్స్ కూడా ఉంటుంది మనం కణం యొక్క ఇమ్పెడాన్సు కొలచినప్పుడు కణం యొక్క లక్షణాలు తెలుసుకోవచ్చు కనుక కణం కు వయసు మళ్లినప్పుడు లేక కణం యొక్క లక్షణాలు మారినప్పుడు మనం కణం యొక్క లక్షణాలు తెలుసుకోవచ్చు కనుక ఇమ్పెడాన్సు కొలవడం ద్వారం కణం కానీ కణ జాలం యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి క్రొత్త రకం ఉపయోగంగా తెలుసుకోవచ్చు మీరు గ్యాస్ సెన్సార్ల గురుంచి వినే ఉంటారు చాలా రకాల గ్యాస్ సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి వాటిలో ఒకటి మెటల్ ఆక్సైడ్ గ్యాస్ డిటెక్టర్ల ఇంకా సెన్సార్లు కూడా ఉన్నాయి వీటి వల్ల వాతావరణం లో యెంత మొత్తం లో గ్యాస్ ఉన్నదో తెలుస్తుంది ప్రమాదకరమయిన కనుక ఇది మద్యం గుర్తించడానికి ఇంకా ఎటువంటి ప్రమాదకరమయిన గ్యాస్ ల ను అసిటోన్ వంటి గ్యాస్ ల ను గుర్తించడానికి ఉపయోగ పడుతుంది ఒక సిరామిక్ సబ్స్ట్రేట్ పై ఎలక్ట్రోడ్లు ఏర్పాటు చేయ బడుతుంది కనుక ఆ ఎలెక్ట్రోడ్ల పై ఏదయినా ఒక రకం గ్యాస్ కు అనుగుణం గా మెటల్ ఆక్సైడ్ తో కోటింగ్ చేయబడుతుంది ఒకసారి ఓ గ్యాస్ కు అనుగుణం గా కోటింగ్ చేసినప్పుడు వాతావరణం లో ఆ గ్యాస్ యొక్క ఉనికిని తెలుసుకోగలం మెటల్ ఆక్సైడ్ గ్యాస్ లో ని మొలిక్యూల్స్ ని పీల్చుతుంది మరియు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది దీని మూలంగా ఇమ్పెడాన్సు లో మార్పు కనిపిస్తుంది ఆ ఇమ్పెడాన్సు కొలవడం ద్వారా వాతావరణం లో ఆ గ్యాస్ యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు వివిధ రకాల అప్లికేషన్స్ లో ఈ సరికొత్త మొడలిటీ ఉపయోగించవచ్చు అదే విధం గా పి హెచ్ సెన్సార్లు మరికొన్ని ఇతర సెన్సార్ల లో ను ఈ పద్దతిని ఉపయోగించవచ్చు అలాగే మనం యాక్టుయాటర్స్ మెసర్మెంట్ గూర్చి చూస్తే మోటార్ల లో కాయిల్స్ ఉంటాయి కనుక వాటి మధ్య ఇమ్పెడాన్సు ను కొలవవచ్చు కనుక సమర్ధమయిన మోటార్లు తయారీలో క్రమ టోర్క్ మరియు వేగం ఉన్న మోటార్లు తయారు చేయడానికి ఇమ్పెడాన్సు కొలవడం చాలా ఉపయోగపడుతుంది మోటార్ యొక్క లక్షణాలు మరియు క్రమ పద్దతిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది క్రింద చూపించింది జిడబ్లు ఇన్స్టక్ అనే తైవాన్ కంపని యొక్క ఎల్ సి ఆర్ మీటర్ దాని సిరీస్ ఎల్ సి ఆర్ 8100 క్రింద చూపించింది జిడబ్లు ఇన్స్టక్ అనే తైవాన్ కంపని యొక్క ఇమ్పెడాన్సు అనలైజర్ మనం ఏ విధమయిన సెన్సెర్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఉపయోగించినప్పుడు దాన్ని డివైస్ అండర్ టెస్ట్ లేక DUI అని పిలుస్తారు ఆ DUI ను ఇమ్పెడాన్సు అనలైజర్ కానీ ఎల్ సి ఆర్ మీటర్ కానీ ప్రోబ్లెతో ఇమ్పెడాన్సు ను కొలవవచ్చు ఇప్పుడు ఇంపిడెన్సు అనలైజర్ గురించి చూద్దాం ఇందులో ని సిరీస్ లో చివరి రెండు డిజిట్లు ఇంపిడెన్సు అనలైజర్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ను సూచిస్తుంది ఇంపిడెన్స్ అనలైజర్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ఏమిటంటే ఇంపిడెన్సు కనుగొనే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎందుకంటే ఇంపిడెన్స్ రియాక్టన్స్ మీద ఇంకా రెసిస్టన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది రియాక్టన్స్ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రీక్వెన్సీ మార్చినట్లయితే మనకు ఇంపిడెన్సు కూడా మారుతుంది ఇంపిడెన్సు అనలైజర్ యొక్క ముఖ్యమయిన స్పెసిఫికేషన్స్ ఏమిటంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ రెండవ ముఖ్యమయిన స్పెసిఫికేషన్ ఏమిటంటే మనం కొలిచే ఇంపిడెన్సు యొక్క ఖచ్చితత్త్వం మూడవది మనం కొలిచే ఇంపిడెన్సు యొక్క రేంజ్ అది 0 నుంచి మెగా ఓహ్మ్స్ వరకు ఉంటుంది నాలుగవ స్పెసిఫికేషన్ ఫేజ్ వేల్యూ ఇవి ఇంపిడెన్సు అనలైజర్ యొక్క ముఖ్య మయిన స్పెసిఫికేషన్స్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇంపిడెన్సు రేంజ్ ఫేజ్ వేల్యూ ఇంపిడెన్సు యొక్క ఖచ్చితత్త్వం ఇవన్నీ రెసిస్టన్స్ కానీ రియాక్టన్స్ కానీ కలిగి ఉంటాయి ఈ ఖచ్చితత్వం తో కూడిన పరికరాలు చాలా ఖరీదుతో కూడుకున్నటువంటివి మరియు మనం ఇంపిడెన్సు ను చాలా ఖచ్చితంగా కనుగొనగలము మనం ఇక్కడ వ్రాసి ఉన్న C L X B Z Y వంటి వాటిని చూడవచ్చు ఇవన్నీ కొలవడానికి వివిధ మోడ్ లలో మనము ఎంచుకోవచ్చు కనుక కెపాసిటన్స్ కోసం ఇండక్టన్స్ కోసం మాగ్నెటిక్ ఇంటెన్సిటీ కోసం ఇంపిడెన్సు కోసం అడ్మిటెన్స్ కోసం కనుక ఇటువంటి వివిధ మోడ్ ల ను మనం ఇంపిడెన్స్ అనలైజర్ లో చూడగలం మనము పొటెన్షియల్ డిఫరెన్సు ఇంకా ఫ్రీక్వెన్సీ ను శాంపిల్ మధ్య అప్లై చేయ వలసి ఉంటుంది వీటిని కొలవడం కోసం 4 ప్రోబ్లు ఉంటాయి ఈ ఎలెక్ట్రోడ్ల లో చివర్ల ద్వారా మనం ఇంపిడెన్సు ను కొలవగలము ఈ నాలుగు ప్రోబ్లను ఉపయోగించే పరికరాలను ఫోర్ ప్రోబ్ మెస్సుర్మెంట్ కానీ ఫోర్ ప్రోబ్ సెన్సింగ్ అని కూడా అంటారు దీన్ని కెల్విన్ సెన్సింగ్ అని కూడా అంటారు నాలుగు ప్రోబ్ల సెన్సింగ్ కి రెండు ప్రోబ్ల సెన్సింగ్ కి మధ్య తేడా ఏమిటి ఎల్ సి ఆర్ మీటర్ లో రెండు ప్రోబ్లు మాత్రమే ఉంటాయి అమ్మీటర్ వోల్ట్ మీటర్ వంటివి కనుక మనం రెండు లేక నాలుగు ప్రాబ్ల తో ఇమ్పెడాన్సు ను కొలవగలం కనుక కొద్ధి మొత్తం వోల్టేజ్ అప్లై చేయడం ద్వారా కరెంటును ప్రవహింపచేసి ఆ V మరియు I ఆధారంగా అబ్సొల్యూట్ ఇంపిడెన్సును కనుగొనాల్సిఉంటుంది మనకు ఫేజ్ కావలసివస్తే మనం ఇంపిడెన్సు యొక్క ఫేజ్ సెన్సిటివ్ V బై I రేషియో కనుగొంటాం ఈ సందర్భంలో చిన్న మొత్తం ఇంపిడెన్సు కొలచినప్పుడు ప్రోబ్ల మధ్య కాంటాక్ట్ రెసిస్టెన్స్ కారణంగా ఇంపిడెన్సు లో తేడా ల కారణంగా కొలవడం లో ఖచ్చితత్వం తగ్గిపొతుంది నాలుగు ప్రోబ్లు ఉన్న పరికరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఒక జత ఫోర్స్ ప్రోబ్లు రెండవ జత సెన్సింగ్ ప్రోబ్లు ఫోర్స్ ప్రోబ్ డియుటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కు గురు చేసి కరెంటు ను ప్రవహింపచేస్తుంది ఇది జరిగినప్పుడు డియుటి మధ్య కాంటాక్ట్ రెసిస్టెన్స్ కారణంగా పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గిపోతుంది కాంటాక్ట్స్ దగ్గర ఇంకా డివైస్ దగ్గర కూడా వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది చిన్న మొత్తం ఇంపిడెన్సు ఉన్న డివైస్ లో కాంటాక్ట్ డ్రాప్ ఎక్కువగా ఉంటుంది తేడా ఎక్కువగా ఉండి కొలవాల్సిన వేల్యూ తప్పుగా రావచ్చు ఇక్కడ మనకు నాలుగు ప్రోబ్లు ఉంటే కరెంటు కానీ పొటెన్షియల్ కానీ ఫోర్సింగ్ ప్రోబ్ల మధ్య అప్లై చేయవలసి ఉంటుంది డియుటి లో వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది వివిధ సెన్స్ ప్రోబ్లు ఉపయోగించి మనం DUT మధ్య పొటెన్షియల్ డ్రాప్ ను కొలవగలము ఇక మనం సెన్స్ ప్రోబ్లు వాడటం వలన కాంటాక్ట్ రెసిస్టెన్స్ డ్రాప్ ఉండదు మనకు ఇంపిడెన్సు మెస్సుర్మెంట్ లో కాంటాక్ట్ రెసిస్టన్స్ యొక్క ప్రభావం తగ్గి ఇంపిడెన్సు మెస్సుర్మెంట్ చాలా ఖచ్చితంగా వస్తుంది మొదటి దశ ఏమిటంటే డివైస్ ను స్విచ్ ఆన్ చేసిన తరువాత కాలిబ్రేట్ చేయాలి కాలిబ్రేట్ బటన్ ఉంటుంది ఇంకొక స్క్రీన్ పై OC trim SC trim ల లో ఏదైనా ఒకటి ఎంచు కొనే సూచన వస్తుంది ఓసి ట్రిమ్ అంటే ఓపెన్ సర్క్యూట్ ట్రిమ్ మరియు ఎస్ సి ట్రిమ్ అంటే షార్ట్ సర్క్యూట్ ట్రిమ్ ఓసి ట్రిమ్ ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ లో ఉందో లేదో చెక్ చేస్తుంది రెండు ప్రోబ్లూ కాంటాక్ట్ లో లేక పొతే ఆ సర్క్యూట్ ఓపెన్ లో ఉన్నట్లు గా భావించాలి ఓసి ట్రిమ్ ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ లో ఉందో లేదో చెక్ చేసి దానికి అనుగుణంగా కాలిబ్రేట్ చేస్తుంది మనం F1 బటన్ నొక్కి ఓపెన్ సర్క్యూట్ కి అనుగుణంగా ఓసి ట్రిమ్ కి కాలిబ్రేట్ చేయాలి F1 బటన్ నొక్కినప్పుడు ఫ్రీక్వెన్సీ రేంజ్ కోసం అడుగుతుంది F5 బటన్ నొక్కితే అన్ని ఫ్రీక్వెన్సీ లు ఎంచుకోవచ్చు దీని తరువాత ఎస్ సి ట్రిమ్ అంటే షార్ట్ సర్క్యూట్ ట్రిమ్ కోసం పరీక్ష చెయ్యాలి మనం F2 బటన్ నొక్కినప్పుడ్డు ప్రోబ్ టిప్స్ కాంటాక్ట్ లో ఉన్నాయో లేదో చూసుకోవాలి మనం అన్ని ఫ్రీక్వెన్సీ ల కు పరీక్ష చెయ్యాలి ఈ రెండు పనులు పూర్తయిన తరువాత మెస్సుర్మెంట్ దగ్గరకి వెళ్లవచ్చు గ్రౌండ్ కనెక్షన్ కోసం అదనపు ప్రోబ్ ఉండాలి ఇది ఇన్స్ట్రుమెంట్ ను గ్రౌండ్ చేసి రక్షణ కోసం ఉపయోగపడుతుంది మైక్రోమానిప్యులేటర్లు కుడి వైపు ఉన్నాయి అవి నలుపు రంగు పెట్టెలు సిల్వర్ నోబ్స్ ఉపయోగించి మానిప్యులేటర్ ను XYZ ద్రిక్కులలో కదిలించవచ్చు మనకు డివైస్ యొక్క పరస్పర స్థితి X Y ఇంకా Z planes లో తెలుసుకొనవచ్చు ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్య మార్చగలం మనం ఈ రెండింటిని విడివిడిగా మూడు ప్లేన్స్ లో మార్చగలం మనం ఇంపిడెన్స్ అనలైజర్ ను పిసి కు కనెక్ట్ చేసి తరువాత మెసర్మెంట్స్ ఇంకా ప్లోట్స్ చూడాలి ఇక్కడ మనుకు ఈ ఎల్ఇడి లో మనం ఏ మైక్రో మానిప్యులేటర్ ని ఇన్స్ట్రుమెంట్ కి కనెక్ట్ చేసామో సూచిస్తుంది ఎల్ఇ డి పసుపు రంగు చూపిస్తే ఎడమ వైపు మానిప్యులేటర్ అన్నట్టు అర్ధం నేను ఈ బటన్ నొక్కి వేరే మానిప్యులేటర్ కి స్విచ్ అవ్వవచ్చు ఎరుపు రంగు ఎల్ఇడి వెలిగి నట్లయితే కుడి వైపు ఉన్నది కనెక్ట్ చేయబడింది అని అర్ధమవుతుంది మనం ఈ కంట్రోలింగ్ యూనిట్ ఉపయోగించి నాలుగు మైక్రోమానిప్యులేటర్ ల కు కనెక్ట్ చేయవచ్చు మనం ఈ knobs ను త్రిప్పినప్పుడు మానిప్యులేటర్ లు కూడా కదులుతాయి నాబ్ ను త్రిప్పే వేగాన్ని అనుసరించి మానిప్యులేటర్ వేగం కూడా మారుతుంది సెన్సెర్ ను మగ్నిఫే చేసిన వెర్షన్ ఇక్కడ చూడవచ్చు మనం ఎలక్ట్రోడ్ ల ను ఫ్లూయిడ్ తో పై పొర గా కప్పినట్లయితే ఆ ఫ్లూయిడ్ యొక్క ఇంపిడెన్సు ను కనుగొనవచ్చును మనం ఫ్లూయిడ్ ను చిప్ పై కానీ ఎలక్ట్రోడ్ పై కానీ పరీక్షించాల్సి ఉంటుంది ఇది ప్లేన్ గా ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ ను నిలకడగా ఉంచలేము ఈ ఎలక్ట్రోడ్ పై పిడిఎమ్ఎస్ వెల్స్ ను తయారు చేయడం వలన మనం వాటి లో ఫ్లూయిడ్స్ ను ప్రోయవచ్చును ఇప్పుడు మనం మైక్రోచిప్ ను మానిప్యులేటర్ కి కనెక్ట్ చేయడం వలన మనం ఒక శాంపిల్ సొల్యూషన్ ను చిప్ లోనికి లోడ్ చెయ్యాలి మీకు PC స్క్రీన్ మీద ఇంకా ఇంపిడెన్సు అనలైజర్ పై కూడా మెసర్మెంట్ చూపిస్తాము మైక్రోచిప్ ను కనెక్ట్ చేసిన తరువాత మైక్రోపిప్పెట్ ఒక 50 మైక్రోలీటర్ ల సాల్ట్ సొల్యూషన్ ను పిప్పెట్ చెయ్యాలి ఇది ఒక స్పెసిమన్ లా తీసుకుని ఏదొక వెల్ లోనికి లోడ్ చెయ్యాలి ఈ సోఫ్ట్ వేర్ ను ఎల్సీఆర్ అని పిలుస్తాము మీరు కొన్ని కనెక్టింగ్ ఎర్రర్స్ ను చూడవచ్చు మనము ఇంపెడెన్స్ అనలైజర్ నుంచి కనెక్ట్ చేసిన కమ్యూనికేషన్ పోర్ట్ ను ఎంచుకోవాలి ఇంపిడెన్సు అనలైజర్ ను కనెక్ట్ చేసిన కోమ్ పోర్ట్ తీసుకోవాలి ఈ విషయం లో అది కోమ్ పోర్ట్ 5 కనెక్ట్ చేసిన తరువాత ఎగ్జిట్ అవ్వాలి ఇప్పుడు ఇంపిడెన్సు అనలైజర్ కనెక్ట్ చేసిన తరువాత ఎటువంటి ఎర్రర్ కనిపించదు ఇప్పుడు ప్లాట్ మోడ్ ను ఎంచు కోవాలి ఇక్కడ మనం చాలా ఆప్షన్స్ చూడవచ్చు ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఈ ఇంపిడెన్సు అనలైజర్ యొక్క అన్ని ఫీచర్స్ ను కంట్రోల్ చేయవచ్చు టెస్ట్ శాంపిల్ మధ్య అప్లై చేసే వోల్టేజ్ ను చూడవచ్చు ఇక్కడ అది 10 మిల్లీ ఓల్ట్స్ మనం మార్చుకోవచ్చు కానీ సాధారణంగా బయోలాజికల్ శాంపిల్ టెస్టింగ్ కోసం 10 మిల్లీ ఓల్ట్స్ తీసుకొంటాము ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ లో మనకు చాల ఆప్షన్స్ కనిపిస్తాయి ఇవి మనకు కెపాసిటన్స్ ఇన్దుక్టన్స్ రెయాక్టన్స్ ఇంపిడెన్స్ ఇంకా డిసి రెసిస్టన్స్ ఏదయినా సెలెక్ట్ చేసుకొనే అవకాశం ఉంది ఇక్కడ మనం ఇంపిడెన్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ ప్లాట్ చేసుకొనేందుకు ఇంకొక రెండవ ఐటమ్ ను ఎంచుకోవచ్చు కనుక మొదటిగా ఇంపిడెన్స్ ను ఎంపిక చేసుకొంటే రెండవ పారామీటర్ గా ఫేజ్ యాంగిల్ ను ఎంచుకోవచ్చు ఇక్కడ మనకు వేరొక ఆప్షన్ కూడా ఉన్నది అదే మెస్సుర్మెంట్ యొక్క వేగం అవి స్లో మీడియం ఫాస్ట్ మరియు మాక్సిమం ఈ వేగం పై ఆధారపడి ఆక్యురసి కూడా మారుతుంది ఇక్కడ వివిధ రంగుల్లో వున్నా లైన్లను చూడవచ్చు అవి వివిధ రంగుల్లో ఉన్న లైన్ 1 లైన్ 2 లైన్ 3 లైన్ 4 వివిధ రంగులు ఉండడం వలన మనము నాలుగు రకముల రంగుల లైన్లను ప్లాట్ చేయవచ్చు మనం అన్నింటిని సెలెక్ట్ చేసుకొని తరువాత కావాల్సివస్తే కొన్నింటిని అన్ టిక్ చేయవచ్చు మనం కేవలం ఇంపిడెన్సు ను మాత్రమే కొలవాల్సి ఉంటే మనం స్వీప్ ను నాలుగు సార్లు ప్లాట్ చేయవచ్చు అదే మనము ఇంపిడెన్సు ను ఫేజ్ యాంగిల్ ను కూడా కొలచినట్లయితే మనం రెండు సార్లు ప్లాట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క సారి మనం రెండు లైన్లను ఉపయోగిస్తున్నాం మనం ఇంపిడెన్సు అనలైజర్ లో ఈ ప్లాట్ ను చూస్తే ఇంపిడెన్సు లేక ఫేజ్ కు ఫ్రీక్వెన్సీ లేక వోల్టేజ్ కు మధ్య ఉంటుంది ఈ లెక్చర్ లో ఫ్రీక్వెన్సీ యొక్క స్వీప్ చూసాం కానీ ఓల్టేజ్ స్వీప్ కూడా చేయవచ్చు మనం GW Instek 8105 వాడడం వలన మనం 0 Hertz నుండి 5 Mega Hertz వరకు వెళ్ల వచ్చు మనం లోయర్ ఫ్రీక్వెన్సీగా 0 ను సెలెక్ట్ చేసుకోవచ్చు తరువాత 1 టైప్ చేసి డ్రాప్ డౌన్ మెనూ నుంచి Mega Hertz హయ్యర్ ఫ్రీక్వెన్సీ గా సెలెక్ట్ చేసుకోవాలి మనము Hertz ను కానీ kilo Hertz కానీ Mega Hertz కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు దీని అర్ధం మనకు ఫ్రీక్వెన్సీ స్వీప్ లో 0 నుంచి 1 Mega Hertz వరకు ఉంటుంది మనకు మెస్సుర్మెంట్ లో ఎన్ని పాయింట్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు ఈ డేటా ను ఎక్సెల్ షీట్ గా డౌన్లోడ్ చేసుకొనే ఆప్షన్ ఉండడం వలన 100 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొంటే 0 నుండి 100 Mega Hertz మధ్య 100 పాయింట్స్ సేవ్ చేసుకోవచ్చు మనం మెస్సుర్మెంట్ చిప్ ను ఇంపిడెన్స్ అనలైజర్ కు కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసిన తరువాత గ్రాఫ్ డ్రా చేయడం స్టార్ట్ చేస్తాము దీని కోసం డ్రా బటన్ ను నొక్కాలి పైన చూపించిన గ్రాఫ్ లో రెడ్ కలర్ లైన్ ఫేజ్ ను గ్రీన్ కలర్ లైన్ ఇంపిడెన్సు వేల్యూ ను సూచిస్తుంది అదే విధంగా వేల్యూ లో చేంజెస్ ను కూడా ఇంపెడెన్సు అనలైజర్ లో చూడవచ్చు కనుక ప్లాట్ ఉండడం వలన మల్లి డ్రా చేసుకోవచ్చు కనుక మెసర్మెంట్ తీసుకోవచ్చు లేక ఎక్సెల్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం రికార్డు చేసిన డేటా మొత్తం ఇందు లో ఉంటుంది దీనిలో ఫ్రీక్వెన్సీ ఇంపిడెన్స్ వేల్యూ యాంగిల్ కూడా ఉంటాయి ఈ విధంగా ఇమ్పెడెన్సు మెసర్ చేయడానికి ఇంపిడెన్స్ అనలైజర్ ను వాడడం జరుగుతుంది ఇంకా మనం ఫ్యాబ్రికేట్ చేసే వివిధ సెన్సార్లు మరియు కంపోనెంట్ల టెస్ట్ చేయడానికి కాలి బ్రెట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎల్సీఆర్ మీటర్ కు ఇంపిడెన్సు అనలైజర్ తో పోల్చితే ఆక్క్యురసీ తక్కువగా ఉంటుంది ఇంకా దానిలో ఫ్రీక్వెన్సీ స్వీప్ కూడా తక్కువగా ఉంటుంది మనం వివిధ మోడ్ లు మార్చవచ్చు అంటే L DCR C R వంటివి మనం DUT ని ప్రోబ్లతో కనెక్ట్ చేసినట్లయి తే డేటా ను రియల్ టైం లో మెసర్ చేయగలం ఈ విధంగా ఎల్సీఆర్ మీటర్ మెసర్ చేయడానికి వాడవచ్చు